భాష మార్పు పద క్రమం హాయ్ అందరికీ నమస్కారం నా NPTEL కోర్సు అప్ప్రీషియేటింగ్ లింగ్విస్టిక్స్ టైపోలాజికల్ విధానం Appreciating Linguistics A typological approach యొక్క ఈ సెషన్కు స్వాగతం దీనితో మనం రెండవ రకానికి లేదా మన మనస్సులో ఉన్న రెండవ ప్రశ్నకు వెళ్దాం రెండవ ప్రశ్న పద క్రమం మార్పు గురించి ఉంది మనం ఇంతకు ముందు చర్చించిన SVO subject verb object కర్త క్రియ కర్మ SOV కథను గుర్తు చేసుకోండి కాబట్టి నేను దాని గురించి క్లుప్తంగా మాట్లాడబోతున్నాను సరేనా మన వద్ద ఉన్న ఆరు సాధ్యమైన పద క్రమాలు ఏమిటి మొదటిది SOV రెండవది SVO OSV OVS VOS మరియు VSO అనేవి మన వద్ద ఉన్న ఆరు వర్డ్ ఆర్డర్లు అని గుర్తుంచుకోండి ఇందులో ఏవి సాధారణంగా కనిపిస్తాయి SOV మరియు SVO సాధారణంగా కనిపించే వర్డ్ ఆర్డర్ నమూనాలు ఇందులో మనకు ఏది అరుదుగా కనిపిస్తుంది మూడవది VSO మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది VSO సాధారణంగా సంభాషణలో ఎక్కువగా కనిపించదు SOV మరియు SVO చాలా ముఖ్యమైన లేదా తరచుగా సంభవించే పద క్రమాలు అది ఆలా అయితే మనం దేని గురించి మాట్లాడాలి అయితే మన చర్చ పద క్రమాల యొక్క క్రాస్ లింగ్విస్టిక్ క్రమబద్ధ చుట్టూ కేంద్రీకృతమై ఉండాలి కాబట్టి మనం దాని గురించి చర్చించబోతున్నాము మొదట ఈ జతలకు ఎలాంటి సంబంధం ఉందో చూద్దాం కాబట్టి OV కర్మ క్రియ కలిగిన భాషలు నామవాచక పదబంధాలు యాడ్పోస్జిషన్ పొస్సెస్సర్ పొస్సెస్సామ్ ప్రధాన నామవాచకం మరియు రెలెటివ్ క్లాజ్ అనుసరిస్తాయిని గుర్తించుకొండి అది OV భాష అయితే OV అంటే ఏమిటి ఈ భాష హిందీ రకముగా ఉంటుంది ఖానా ఖయా ఆహారం తిన్నాను ఖానా అంటే కర్మ దాని అర్థం ఆహారం ఖయా అంటే క్రియ దాని అర్థం తిన్నాను హిందీ వంటి భాషలో OV కర్మ క్రియ జతని అనుసరించే ప్రక్రియ వుంది మొదట నామవాచక పదబంధం వస్తుంది తరువాత యాడ్పోస్జిషన్ వస్తుంది ఉదాహరణకు ఈ వాక్యము ఇలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ OV రకానికి చెందిన సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాను OV రకముకు సంబందించిన ఉదాహరణ హిందీలో ఖానా ఖయా ఖానా అంటే ఆహారం మరియు ఖయా అంటే తిన్నాను ఇక్కడ ఆహారం అనేది O కర్మ ఇక్కడ తిన్నాను అనేది V క్రియ ఈ హిందీ భాషలో మొదట నామవాచక పదబంధం వస్తుంది ఆ తర్వాత యాడ్పోస్జిషన్ వస్తుంది మొదిటి ఉదాహరణ కితాబ్ కే నీచే పుస్తకం కింద కితాబ్ కే పుస్తకం అనేది నామవాచక పదబంధం మరియు నీచే కింద అనేది యాడ్పోస్జిషన్ ఇక్కడ కితాబ్ కే అంటే పుస్తకం మరియు నీచే అంటే కింద అని దాని అర్థం సరేనా ఇక రెండవ ఉదాహరణ పొస్సెస్సర్ పొస్సెస్సామ్ లడ్కి కి మా అమ్మాయి యొక్క తల్లి ఇక్కడ లడ్కి కి అనగా అమ్మాయి ఈ పదం అమ్మాయి అనేది పోసిస్సోర్ అవుతుంది మా అనగా తల్లి ఈ పదం తల్లి అనేది పొస్సెస్సామ్ అవుతుంది ఇక మూడవది ప్రధాన నామవాచకం మరియు రెలెటివ్ క్లాజ్ ఉదాహరణకు బచ్చా జో ఖేల్ రాహా హై ఆ అబ్బాయి ఆడుతున్నాడు అనే వాక్యాన్ని తీసుకుంటే ఈ వాఖ్యానికి బదులుగా నేను కాస్త పెద్ద వాఖ్యాన్ని రాస్తాను వో ఆద్మి జో జా రాహా హై అక్కడ వెళుతున్నది ఒ మనిషి ఈ వాఖ్యాన్ని కో రెలెటివ్ మరియు రెలెటివ్ కో రెలెటివ్ కన్స్ట్రక్షన్ గా అవుతుంది కానీ ఇక్కడ గుర్తుంచు కోవాల్సినదేమనగా వో ఆద్మి అంటే ఆ మనిషి అని అర్థము ఈ పదం ఆ మనిషి ప్రధాన నామవాచకం కాగా జో జా రాహా హై అంటే అక్కడ వెళుతున్నది ఈ పదం అక్కడ వెళుతున్నది ఇది రెలెటివ్ క్లాజ్ అవుతుంది కాబట్టి నేను మీకు హిందీ యొక్క ఉదాహరణను ఇచ్చాను మరియు రెండవ రకం VO verb object క్రియ కర్మ భాషలపై పని చేయమని నేను మీకు సూచిస్తాను VO భాషలు వెర్బ్ ఆబ్జెక్టివ్ అనేది ఇంగ్లీష్ మీరు దీన్ని ఇంగ్లీష్ లో ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఎందుకు ప్రయత్నించకూడదు మరియు ఇది కొన్ని అసైన్మెంట్ ప్రశ్నల్లో భాగంగా ఉంటుంది అన్ని రకాల OV అనగా కర్మ క్రియ భాషలలో నామవాచక పదబంధాలు యాడ్పోస్జిషన్ పొస్సెస్సర్ పొస్సెస్సామ్ ప్రధాన నామవాచకం మరియు రెలెటివ్ క్లాజ్ ను మీరు ఈ విధమైన క్రమాన్ని చూస్తారు అన్ని VO భాషలు అనగా క్రియ కర్మ భాషల విషయంలో నామవాచక యాడ్పోస్జిషన్ పదబంధాలు పొస్సెస్సామ్ పొస్సెస్సర్ రెలెటివ్ క్లాజ్ మరియు ప్రధాన నామవాచకం గా ఉంటాయి ఈ రెండు రకాలు OV VO ప్రతిబింబాలుగా ఉంటాయి సరేనా కాబట్టి OV ప్రతిబింబముగా VO మారినప్పుడు పదం క్రమం పూర్తిగా మారుతుంది దాన్ని ఒక్కసారి చూడండి ఇది ప్రపంచంలోని చాలా భాషలలో ఒక క్రాస్ లింగ్విస్టిక్ పునరావృత నమూనా గా గుర్తించబడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలో చూద్దాం SOV subject verb object కర్త క్రియ కర్మ మరియు SVO subject object verb కర్త కర్మ క్రియ అనే రెండు ప్రధాన రకాలు ఉన్నాయని మనము అర్థం చేసుకున్నాము ఇవి రెండు సహసంబంధ జతలు మరియు ఇప్పుడు ఈ విషయాలు ఎలా అభివృద్ధి చెందాయి అని మనం కనిపెట్టాల్సి ఉంది తరువాత రెండవ ప్రశ్న ఏమిటంటే ఈ విషయాలు ఎందుకు అభివృద్ధి చెందాయి అనే విషయాన్నీ చూడాల్సి ఉంది ఇవి చాలా ముఖ్యమైన మరియు సంబంధిత ప్రశ్నలు కాబట్టి చర్చలను మరింత క్లిష్టతరం చేసేందుకు నేను ఇష్టపడను అందుకే నేను దాని గురించి క్లుప్తంగా మాట్లాడతాను ఇప్పటివరకు భాషా శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు ఏమిటో నేను మీకు వివరిస్తాను కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం పద క్రమం గురించి తెలుసుకున్నాము కాబట్టి మనం తరువాత ఏమి చేయాలి ఇక్కడ నుండి మనం ఎటు వెళ్దాం కాబట్టి ఈ రకమైన పద క్రమం సరళి గురించి మనం గమనించినప్పుడు పద క్రమం ఏ విధంగా ఉద్భవించిందో లేదా అది ఉద్భవించే కారణమేమిటి తెలుసుకోవాలి మీరు శీతాకాలములో రహదారిపై మంచు అనే విషయాన్ని చెబితే ఇది నీటిలాగా ప్రారంభమై మరియు ఉష్ణోగ్రత పడిపోవడంతో అది మంచుగా మారింది కాబట్టి స్పష్టంగా నీరు లేకుండా మంచు రాదు కాబట్టి నీరు మంచుగా మారిపోయింది కాబట్టి మంచు జాడ గురించి కనుకోవటానికి మనం అది ఎక్కడి నుండి వచ్చిందని తెలుసుకోవాలి ఆలా చేస్తే అది నీటి నుండి వస్తుంది కాబట్టి మనకు మంచు ఉండటానికి కారణం నీరు అని అర్ధమౌతుంది అదేవిధంగా మనకు ఈ విధమైన పద క్రమం ఉండటానికి కారణమేమిటని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుండి ఏమి చేయాలంటే ఈ విషయాలు ఎలా అభివృద్ధి చెందాయి అన్న దాని మీద రెండు ప్రశ్నలు వస్తాయి మరియు ఇక్కడి ఆ ప్రశ్నలపై దృష్టి పెడుదాము మొదటి ప్రశ్న పదం క్రమం ఎలా ఉద్భవించింది మరియు రెండవ ప్రశ్న పదం క్రమం ఎ విధంగా ఎందుకు అభివృద్ధి చెందింది కాబట్టి ఎందుకు మరియు ఎలా అనే రెండు ప్రశ్నలు ఇవి కాబట్టి వాటిని చూద్దాం మీరు ప్రాచీన ఆంగ్ల భాషను చూస్తే ఇక్కడ స్లైడ్లలోని పట్టికను చూడండి ప్రోటో జర్మనిక్ మరియు ప్రాచీన ఆంగ్లంలో అన్ని రకాల పద క్రమాలు ఉన్నాయి ఆంగ్ల చరిత్ర నుండి ఉద్భవించిన పద క్రమం మార్పులను మీరు పరిశీలిస్తే పద క్రమం ఇప్పుడు ఉన్నట్లుగా కఠినమైనది కాకుండా చాలా సులభతరంగా వచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి SVO యొక్క స్థిరత్వం ఆధునిక ఆంగ్ల భాష లక్షణంగా మారింది కానీ ప్రోటో జర్మనిక్ లేదా ప్రాచీన ఆంగ్లంలో ఈ లక్షణం ఉండదు కాబట్టి ప్రాచీన ఆంగ్లంలో అన్ని రకాల విషయాలు ఉన్నాయి అవి SOV SVO VSO VOS OSV OVS ఇలా అన్ని రకాల పద క్రమాలు ప్రాచీన ఆంగ్లంలో కనబడతాయి కాబట్టి చారిత్రాత్మకంగా వచ్చిన మార్పుల వల్ల ఆధునిక ఆంగ్లం చాలా కఠినంగా మారిన మార్గాన్ని మీరు గుర్తించినట్లయితే అది గతంలో ఉన్న ఉచిత పదక్రమాల వ్యవస్థ యొక్క ఫలితం అని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మీరు పురాతన OV క్రమాన్ని పరిశీలిస్తే ఇది ఆంగ్ల సమ్మేళనం నమూనాలో ప్రతిరూపం చేయబడింది ఇది నేటికీ సార్ధకంగా ఉంది కాబట్టి OV క్రమంలోని లెటర్ ఓపెనర్ బేబీ సిటింగ్ షూ షైనింగ్ అనే పదాలు ఉన్నాయి కాబట్టి ఆధునిక ఆంగ్లంలో ఇప్పటికీ OV యొక్క జాడ ఉంది కాబట్టి మీరు నేను లేఖను తెరిచానని చెప్పినప్పటికీ మానవుడిగా మీరు ప్రాథమికంగా లేఖను తెరుచువారు అని అర్థం కాబట్టి ఈ OV క్రమం ఇప్పటికే మనకు కొంత ఆలోచనను ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది అంటే ప్రారంభానికి ఇక్కడ పదం క్రమం OV అన్నమాట సరేనా పదాల ప్రవాహిక word processor వర్డ్ ప్రాసెసర్ దోకుడుపార lawn mower లాన్ మావర్ లేదా బేబీ సిట్టర్ లేదా షూ షైనింగ్ లేదా మెయిల్ క్యారియర్ అని చెప్తాము ఇవన్నీ ఒకరకంగా అలాంటివే కాబట్టి వీటితో పాటు జర్మనీ కుటుంబంలోని ఇతర భాషలు కూడా అదే దిశలో పయనించాయి కాబట్టి నేటి జర్మన్ భాషలో క్రియ సాధారణంగా ఆంగ్లంలో మాదిరిగానే ప్రధాన వాక్యంలో రెండవదిగా ఉంటుంది కాని ఇది మునుపటిలా ఉండకపోవచ్చు కాబట్టి ఇది మానవజాతి యొక్క మొదటి భాషలో SVO క్రమాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదని ఇది SOV నుండి ఉద్భవించి ఉండవచ్చని నిర్ధారించడానికి మనకు ఇదొక ఒక సాక్ష్యం కాబట్టి SOV డిఫాల్ట్ ఆర్డర్ కావచ్చు అందుకే మనకు లెటర్ ఓపెనర్ లేదా బాటిల్ ఓపెనర్ లేదా మెయిల్ క్యారియర్ లేదా షూ షైనింగ్ వంటి పదాలు ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి ఈ పదబంధాలను పరిగణనలోకి తీసుకుంటే క్రియ ముగింపులో వస్తుంది లేదా ఇక్కడ ఊహ ఏమిటంటే మానవ భాష లేదా ప్రోటో భాషల యొక్క డిఫాల్ట్ రూపము SOV మరియు SVO అనేది కొత్త రచనా శైలి లేదా రచనా యొక్క కొత్త రూపముగా ఉంది కాబట్టి అది మన దగ్గర ఉన్న ఒక చారిత్రక సాక్ష్యం ఈ స్లైడ్లలో మీరు చూసే SOV రెండవ పట్టికలో చూపబడినది చూడండి SOV రూపం SVO OSV OVS కావచ్చు కాబట్టి మనము ఇప్పటివరకు ఏ విధమైన మార్పులు ధృవీకరించబడ్డాయో తనిఖీ చేయబోతున్నాము ఈ ఆరు ప్రధాన కాన్స్టిట్యూయెంట్ ఆర్డర్స్ లేదా ఆరు ప్రధాన పద క్రమాలు సూత్రప్రాయంగా ఎలా మారుతున్నాయో చూస్తాము తార్కికంగా సాధ్యమయ్యే మార్పు యొక్క 30 మార్గాలు ఏమిటి మనం దానిని ఎందుకు ఆలా పిలుస్తాము ప్రస్తారణలు మరియు కలయికలను ప్రయత్నిస్తే ఇది ఎలా ఉండాలని తెలుస్తుంది SOV ఈ రూపాలను కలిగి ఉంటుంది అలాగే SVO కూడా ఆ రూపాలను కలిగి ఉంటుంది కాబట్టి వాటిని లెక్కిస్తే 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి కాబట్టి మీరు 0 అని చెప్పినప్పుడు అంటే అది ఒక రకమైన రూపం అని అర్థం కాబట్టి మీరు ప్రస్తారణ కలయికను పద క్రమాల యొక్క మార్పును ప్రయత్నిస్తే అది ముప్పై ఉండాలి కానీ మీరు అవును ఉన్న పాయింట్లను లెక్కించారు అవి మనకు ముప్పై లేవు మనము ప్రాథమికంగా తొమ్మిది వేర్వేరు రూపాల వంటి తొమ్మిది వేర్వేరు పదాల క్రమాలను కలిగి ఉన్నాము కాబట్టి మార్పు యొక్క ఈ ముప్పై తార్కిక మార్గాల్లో మనము లేదా భాషా శాస్త్రవేత్తలు తొమ్మిది తొమ్మిదింటిని మాత్రమే డాక్యుమెంట్ చేశారు ఇది దాని పట్టిక మరియు ఇది SOV రూపం SVO OSV మరియు OVS గా మారవచ్చు SVO రూపం VSO VOS గా మారవచ్చు VSO రూపం SVO మరియు VOS గా VOS రూపం SVO మరియు VSO గా మారవచ్చు కాబట్టి ఇది కొద్దిగా అర్ధం కానట్టుగా ఉన్నపటికీ పట్టికను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరు వేర్వేరు పద క్రమాల నుండి మధ్యవర్తిత్వ దశలు లేదా తార్కికంగా ముప్పై అవకాశాలు ఉద్భవించాయని చెప్పవచ్చు కాని ముప్పైకి బదులుగా మనకు తొమ్మిది పద క్రమాలు ఉన్నాయి సరేనా మరియు ఈ మార్పులు క్రమంగా జరుగుతాయి ఈ మార్పులు ఒక రోజులో లేదా ఒక్క రాత్రి లో జరగలేదు కొత్త పద క్రమాల ఆవిర్భావం క్రమంగా ఒక ప్రక్రియగా మారింది కాబట్టి ఈ క్రమమైన ప్రక్రియలు ఎలా ఉన్నాయి ఈ క్రమంగా మరింత సంక్షిప్త రూపాలు ఉన్నాయి 2011 లో జెల్మాన్ మరియు రులిన్ ఈ రూపాన్ని రాబట్టారు కాబట్టి SOV ఫలితంగా OSV SVO మరియు OVS లు ఎలా అభివృద్ధి చెందాయో బాణం గుర్తును చూస్తే అర్థమవుతుంది SVO రూపం VSO మరియు VOS గా మారింది VOS రూపం VSO గా మారవచ్చు కాబట్టి ఇది 1 2 3 4 5 6 రూపాలులగా ఉంటుంది అప్పుడు వీటి మధ్య పరస్పర సంబంధం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఇక మూడవ పట్టికను చూడండి మూడవ పట్టికపై దృష్టి పెట్టాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను ఇక్కడ రెండు లావుపాటి రేఖలను చూడండి ఒక లావుపాటి రేఖ SVO నుండి వెళుతుంది మరొక లావుపాటి రేఖ SOV నుండి వెళుతుంది సరేనా కాబట్టి ఈ రెండు రేఖలు తరచుగా మారుతాయి కాబట్టి రెండు లావుపాటి రేఖలు SOV మరియు SVO లు చాలా తరచుగా మారుతున్నట్లు కనిపిస్తాయి మనం గమనించవలసిన రెండవ విషయం ఏమిటంటే డాక్యుమెంట్ చేసిన ప్రక్రియలోని ప్రతి దశ లో ఒక్క స్థానం మాత్రమే మారుతుంది కాబట్టి SOV రూపం OSV అయినప్పుడు ఏమి జరుగుతోంది కాబట్టి ఒకే ఒక భాగం మారుతుంది SOV రూపం SVO గా అయినప్పుడు ఇక్కడ OV భాగం మాత్రమే మారుతోంది SVO రూపం VSO గా మారినప్పుడు VS భాగం మాత్రమే మారుతోంది కాబట్టి వాటన్నిటిలో ఒక భాగం మాత్రమే మారుతోంది సరేనా కాబట్టి భాషా లేదా వాక్యనిర్మాణ నేపథ్యం నుండి రాని వారికి కొంచెం కష్టంగా ఉంటుంది నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే సింటాక్టిక్ టైపోలాజీ లేదా సింటాక్స్ యొక్క పరిచయంపై నా చర్చను గమనించండి కాబట్టి ఇది మీకు సులభంగా ఉంటుంది కాబట్టి ప్రతి స్థాయిలో ఒక భాగం మాత్రమే మారుతున్నట్లు మనం చూస్తాము లేదా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిబింబంలో మార్పులు జరగవు SOV వెంటనే VSO గా లేదా VOS గా మారదు SOV వెంటనే అలా మారదు అందులో ఒక భాగం లేదా ఒక విడిభాగం మాత్రమే మారుతోంది కాబట్టి ఇది పూర్తిగా ప్రతిబింబంగా ఉండాలి సరేనా మరియు మూడవ విషయం ఏమిటంటే అన్ని OV క్రమాలు SOV OVS మరియు OSV ల మార్పు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి స్వతంత్రంగా ఇక్కడ ఏమీ లేదు ఒకరకమైన సంబంధం ఉంది బాణం గుర్తులను చూడండి ఒక గుర్తు ఇంకొకదాని తో జత చేయబడినది కాబట్టి SVO OVS మరియు OSV ఈ మూడింటిలో ఒకరకమైన సంబంధం ఉంది కాబట్టి అవి ఎల్లప్పుడూ అనుసంధానించబడి ఉంటాయి అయితే మార్పు మాత్రం స్వతంత్రంగా లేదు అది సరళంగా అభివృద్ధి చెందుతుంది మరియు నాల్గవది ఇవి చాలా అరుదైన క్రమాలు OSV మరియు OVS ఈ రెండు ఎగువ మరియు దిగువగా ఉన్నాయి వీటిలో ఒకటి O నుండి మొదలవుతుంది కాబట్టి చాలా అరుదైన క్రమాల్లో OSV మరియు OVS ఇక్కడ మాత్రమే పరిణామం చెందడానికి ఒకే ఒక అవకాశాన్ని కలిగి ఉన్నాయి కానీ మిగిలిన వాటిలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్న బాణం గుర్తును చూస్తే OVS ఒక చివర భాగంలో ఉంటుంది కాబట్టి అవి అభివృద్ధి చెందడానికి ఒకే ఒక అవకాశం ఉంది మరొ విషయం ఏమిటంటే SOV SVO VSO మరియు VSO లకు బహుళ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి సంభావ్యత ఎక్కువగా ఉంటుంది మరియు మన వద్ద ఉన్న OSV మరియు OVS లకు అతి తక్కువ సంభావ్యత ఉంటుంది నా సలహా ఏంటంటే మీరు పట్టికను మరింత జాగ్రత్తగా చూస్తే అప్పుడు మార్పులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుంది కాబట్టి మీరు పుస్తకంలో ఉన్నట్లుగా చూడగలిగే డేటా చాలా ఉంటుంది కానీ ఇప్పుడు సాధారణీకరించడానికి ప్రయత్నిద్దాం పద క్రమాల సరళికి సంబంధించినంత వరకు సాధారణీకరణను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం గుర్తుంచుకోండి మనము ప్రారంభ దశ మార్పు మధ్యంతర దశ మార్పు ఆపై చివరి దశ మార్పు గురించి మాట్లాడుతున్నాము మరి ఇక్కడ పరిస్థితులు ఏమిటి అవి ఎల్లప్పుడూ భాషాతో పరిచయమై ఉంటాయి కాబట్టి ఇక్కడ నాల్గవ విషయం ప్రస్తావించబడలేదు మీరు వెళ్లి ఆర్టికల్స్ లో ఇలాంటి స్లైడ్లను పరిశీలిస్తే మీకు నాలుగు పాయింట్లు ఉన్నాయి ఇందులో ప్రారంభ చివరిది మధ్యస్థ స్థితి గా ఉంటాయి కానీ పద క్రమం విషయంలో మనం నిజంగా ఈ షరతును జోడించలేదు ఎందుకంటే భాషా సంపర్కం ఈ మార్పులకు కారణం కావచ్చు అని అర్ధం కాబట్టి పదం క్రమం కోసం అభివృద్ధి సరళికి సంబంధించినంత వరకు మనం ఎలాంటి సాధారణీకరణలను పొందగలమో చూద్దాం సాధారణీకరణ సంఖ్య 2 లో ప్రారంభ దశ లోని పాయింట్ అంశంను చూద్దాం ప్రధాన విభాగాలలో అత్యంత సాధారణ పద క్రమం మార్పు SOV తో మొదలవుతుంది కాబట్టి SOV ప్రారంభ దశ మరియు కర్మ ప్రారంభ క్రమాల ప్రారంభ దశలు కావు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ప్రారంభ దశలలో ఈ రెండు విషయాలు ఉన్నాయి ఇవి అత్యంత సాధారణమైనవి లేదా దానిని వేరే విధంగా ఉంచనివ్వండి అని చెప్పవచ్చు ఇప్పుడు ఆర్టికల్స్ కోసం మనం చేసినట్లుగా రెండవ సాధారణీకరణ సంఖ్య 2 ను ఎలా లెక్కించాలో చూద్దాం ఇప్పుడు మనం పద క్రమాల కోసం ఇదే మార్గాన్ని లేదా విధానాన్ని అనుసరించవచ్చా అని తెలుసుకోవడానికి ఇది సమయం SOV డిఫాల్ట్ ఆర్డర్గా ఉండాలని కోరేందుకు మనకు సహాయపడే చారిత్రక ఆధారాలు లేదా అనుభావిక ఆధారాలు ఉన్నాయని మనము ఇప్పుడే గ్రహించాము SOV డిఫాల్ట్ ఆర్డర్గా లేదా ప్రారంభ దశ అయి ఉండాలి మరియు మిగిలిన పద క్రమాలు దాని నుండి ఉద్భవిస్తాయి SVO మరియు SOV చాలా తరచుగా సంభవించే రూపాలు OVS మరియు OSV రూపాలు తక్కువ తరచుగా సంభవిస్తాయి కాబట్టి ఈ నాలుగు పాయింట్లు అయిన ప్రారంభ దశ చివరి దశ మధ్యంతర దశ మరియు షరతులను అనుసరించి దీన్ని సాధారణీకరణ పరిమాణంలో ఉంచడానికి ప్రయత్నిద్దాం మనం ఈ విధంగా ఆర్టికల్స్ కోసం పని చేశాము కాబట్టి సాధారణీకరణ 2 ఏమిటంటే ఇది ప్రారంభ దశలో ఉన్నప్పుడు అత్యంత సాధారణ పద క్రమ మార్పులు ప్రధాన వాక్య భాగాలలో SOVతో ప్రారంభమవుతాయి కాబట్టి SOV చాలా మార్పులు చెందుతుంది కాబట్టి ఇది ప్రధాన వాక్యంలోని అత్యంత సాధారణంగా మారే పద క్రమం OVS మరియు OSV వంటివి కర్మ ప్రారంభ క్రమాల ప్రారంభ దశలు కావు అవి ఎల్లప్పుడూ చివరి దశలో ఉన్నాయి అవి ఎప్పుడూ ప్రారంభ దశలుగా ఉండవు మరియు మధ్యంతర దశల గురించి ఎలా SVO అనేది V తో ఉండే ప్రారంభ పదక్రమాలకు అవసరమైన మధ్యంతర దశ కాబట్టి SOV నుండి మధ్యంతరం SVO మరియు చివరిది VOS కావచ్చు మరియు ఖచ్చితంగా SOV తరచుగా మధ్యంతరంలో ఉంటుంది పద క్రమాల మధ్య బాణం గుర్తు చిహ్న సంబంధాలను తిరిగి చూడండి మరియు చివరి దశ ఏమిటి మరి చివరి దశ OVS మరియు OSV అవుతుంది అవి మరేదైనా ఫలితాన్ని ఇవ్వవు అది చివరి అంశం లాంటిది SOV నుండి మార్పులో OVS మరియు OSV చివరి దశలు కావచ్చు కాబట్టి SOV ప్రారంభం దశ అయితే OSV చివరి దశ అవుతుంది మిగిలిన విషయాలు మధ్యంతర స్థాయిలో జరిగాయి అని చెప్పవచ్చు అలాంటి మార్పులకు సాధ్యమయ్యే కారణం ఏమిటి అలాంటి మార్పులు ఎందుకు జరుగుతున్నాయి దానికి ఉన్న పరిస్థితుల్లో SVO రూపం నుండి మార్పులో SOV చివరి దశ కావచ్చు అయితే SOV ను మరొక భాష నుండి బదులు తెచ్చుకుంటే లేదా అది వ్యాకరణీకరణ ఫలితం అవుతుంది కాబట్టి అటువంటి పరిస్థితులకు కారణం ఏమిటి భాషా పరిచయం గురించి ఎక్కువగా ఉన్న ఆర్టికల్స్ మాదిరిగా కాకుండా దీనికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి కానీ ఇది ప్రత్యామ్నాయానికి లేదా వ్యాకరణీకరణకు ఉదాహరణ కావచ్చు వ్యాకరణీకరణ అంటే వ్యాకరణ యూనిట్ స్థాయిలో మార్పులు జరిగాయి అని లేదా పదాలు ఒక భాష నుండి మరొక భాషకు అరువు తెచ్చుకోవచ్చు వారికి భౌగోళిక సంబంధాలు ఉన్నాయో లేదో మనం నిజంగా దానిపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు కాబట్టి పద క్రమాలు మారడానికి ఈ రెండు కారణాలు ఉన్నాయి కాబట్టి దీనితో అభివృద్ధి మరియు చారిత్రక పరిణామమునకు సంబంధించిన మార్పులపై చర్చను నేను ఆపివేస్తాను మనం చర్చించేందుకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరియు మనం దాని గురించి తదుపరి సెషన్లలో మాట్లాడబోతున్నాము కాబట్టి మీ కోసం నా సలహా ఏమిటంటే దయచేసి సాధారణీకరణల సమితిని గమనించండి ఎందుకంటే ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది కాని కనీసం నేను దాన్ని మీ కోసం వీలైనంత సరళంగా చేయడానికి ప్రయత్నించాను మీరు పుస్తకాన్ని ఒకసారి చూడండి ఈ వాదనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని కనుగొంటే మీరు దాన్ని అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను కాబట్టి సాధారణీకరణల యొక్క ఒక సమితి ఆర్టికల్స్ ను కలిగి ఉంటుంది మరొకటిది సాధారణీకరణల పద క్రమ సరళిని కలిగి ఉంటుంది కాబట్టి టైపోలాజీ మరియు భాషా మార్పులకు సంబంధించినంత వరకు మనం రాబోయే సెషన్లలో మరింత మాట్లాడతాము